Engineering Mathematics - I ఇంజనీరింగ్ మాథెమాటిక్స్ I Prof జితేంద్ర కుమార్ Department of Mathematics డిపార్ట్మెంట్ ఆఫ్ మాథెమాటిక్స్ Indian Institute of Technology Kharagpur ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ Lecture - 53 లెక్చర్ - 53 Exact Differential Equations ఎక్సాక్టు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంజనీరింగ్ మాథెమాటిక్స్ యొక్క 53 వ లెక్చర్ కు స్వాగతం ఈ రోజు మనం ఆర్డర్ 1 మరియు డిగ్రీ 1 యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పై మళ్ళీ మన చర్చను కొనసాగిస్తాము నేటి అంశం ఖచ్చితమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి మనం ప్రధానంగా ఈ ఖచ్చితమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పరిచయం కోసం మరియు ఖచ్చితమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ల పరిష్కారాలను ఎలా కనుగొనాలో చూస్తాము ఖచ్చితమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏమిటి ఈ M మరియు N లు x మరియు y యొక్క విధులు అయితే ఈ ఈక్వేషన్ Mdx Ndy ని ఖచ్చితమైనదిగా పిలుస్తారు ఒక ఫంక్షన్ ఇలా ఉన్నట్లైతే ఇది dfxyMdxNdy ఒక ఫంక్షన్ ఉంటే ఈ fxy రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ దీని ఈక్వేషన్ ఖచ్చితంగా ఈ 𝑀𝑑𝑥 𝑁𝑑𝑦 అవుతుంది f x ఫంక్షన్ యొక్క ఈక్వేషన్ ఏమిటో గుర్తుచేసుకోవడానికి రెండు వేరియబుల్స్ యొక్క కాలిక్యులస్ లో మనం ఇప్పటికే చర్చించిన డిఫరెన్షియల్ ఇది ఈ రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ యొక్క డిఫరెన్షియల్ ఇది అవుతుంది ∂f∂xdx∂f∂ydyMdxNdy ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం వెతుకుతున్నది ఒక ఫంక్షన్ 𝑓 కోసం చూస్తున్నాము దీని డిఫరెన్షియల్ ఖచ్చితంగా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలి లేదా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఎడమ వైపు ఉండాలి అప్పుడు మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఖచ్చితమైన డిఫరెన్షియల్ అని పిలుస్తాము ఎందుకంటే ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఖచ్చితంగా కొన్ని ఫంక్షన్ లు యొక్క డిఫరెన్షియల్ మరియు ఒకసారి మనం అలాంటి ఫంక్షన్ను కనుగొన్నప్పుడు సమైక్యత చాలా సులభం ఎందుకంటే మనకు ఇక్కడ f యొక్క డిఫరెన్షియల్ ఉన్నందున దీని యొక్క డిఫరెన్షియల్ 𝑓 0 కి సమానం ఆపై పరిష్కారం ఏంటంటే ఇది 𝑓 స్థిరంగా ఉంటుంది ఒక ప్రధాన పని ఏంటంటే ఈ ఫంక్షన్ f ను కనుగొనడం దీని డిఫరెన్షియల్ ఖచ్చితంగా ఈ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది ఈ f యొక్క డిఫరెన్షియల్ ఇది లేదా ఇతర మాటలలో ఈ డిఫరెన్షియల్ నిర్వచించబడిందని మనం ఇప్పటికే చర్చించాము ∂f∂xdx∂f∂ydyMdxNdy డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఖచ్చితమైనదిగా ఉండటానికి ఇక్కడ అవసరమైన మరియు తగినంత పరిస్థితి గురించి మంచి ఫలితం ఉంది ఖచ్చితంగా చెప్పాలంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ 𝑀𝑑𝑥 𝑁𝑑𝑦 0 ఇక్కడ ఖచ్చితంగా ∂M∂y∂N∂x అవుతుంది కాబట్టి ఈ ఫంక్షన్ M యొక్క పాక్షిక ఉత్పన్నం ఇక్కడ ఈ ఫంక్షన్ N యొక్క పాక్షిక ఉత్పన్నానికి సమానంగా ఉండాలి ఆపై తగినంత మాత్రమే కాదు ఇది కూడా అవసరం డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఖచ్చితత్వానికి ఈ పరిస్థితి కూడా అవసరమని ఇక్కడ మనకు రెండు మార్గాలు ఉన్నాయి మరియు డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఖచ్చితత్వానికి ఈ పరిస్థితి కూడా సరిపోతుంది ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన ఫలితం కాబట్టి మనం దాని రుజువు ద్వారా కూడా వెళ్తాము ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఖచ్చితమైనది అయితే ఈ పరిస్థితి అవసరమని అనుకుందాం అప్పుడు ∂M∂y∂N∂x అవుతుంది ఈక్వేషన్ ఖచ్చితమైనదిగా ఉండనివ్వండి ఈక్వేషన్ ఖచ్చితమైనదని మనం అనుకుంటాము ఆపై ఈ పరిస్థితి ఉందని మనం నిరూపిస్తాము ఇక్కడ ఈ ఈక్వేషన్ ఖచ్చితమైనది అయితే మనకు ఒక ఫంక్షన్ f రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ ఉంటుంది దీని డిఫరెన్షియల్ ఖచ్చితమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క నిర్వచనం ప్రకారం ఈ 𝑀 𝑑𝑥 𝑁 𝑑𝑦 అవుతుంది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఖచ్చితమైనది అయితే మనకు ఈ ∂f∂xdx∂f∂ydy ఉండాలి ఇప్పుడు దీని గుణకాలను సమానం చేయడం మరియు dx dy ఈ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి సమానం కాబట్టి మనకు ఇక్కడ ఈ dx ఉంది మరియు కుడి వైపు కూడా మనకు dx ఉంది మరియు తరువాత మనకు ఇది dy ఉంది ఇక్కడ మనకు dy కూడా ఉంది మనం సమానం చేయవచ్చు ఎందుకంటే ఇది ఇప్పుడు సమానంగా ఉండాలి ఇది ∂f∂xdx∂f∂ydyMdxNdy ఈ గుణకాలను ఇప్పుడు dx మరియు dy అని చెప్పవచ్చు మనం ఇక్కడకు ఏమి పొందుతున్నాము M∂f∂x and N∂f∂y ఇప్పుడు ఇది రెండవ ఆర్డర్ పాక్షిక ఉత్పన్నాల వరకు నిరంతరంగా ఉండాలని మనం అనుకోవాలి ఎందుకంటే రెండవ ఆర్డర్ ఉత్పన్నాల యొక్క సమానత్వాన్ని మనం ఊహించాలనుకుంటున్నాము మరియు దాని కోసం రెండవ ఆర్డర్ ఉత్పన్నం వరకు నిరంతరాయంగా ఉంటుందని ఊహించడానికి ఇది సరిపోతుంది ఇప్పుడు మనం దీనిని పొందుతాము

∂M∂y2f∂y∂x⟹∂M∂y∂N∂x రెండవ ఆర్డర్ పాక్షిక ఉత్పన్నాల యొక్క ఈ కొనసాగింపును మనం రివర్స్ కూడా చేయవచ్చు ఈ భేదం యొక్క క్రమం అంటే ఇది 2f∂x∂y కు సమానం ఇక్కడ ఈ 𝜕2f∂x∂y ఉంది ఇది ఏమీ లేదని మనం ఇప్పుడు ఇక్కడ నుండి తెలుసుకోవచ్చు కానీ ఎందుకంటే ఇది ఇక్కడ నుండి ∂N∂x అవుతుంది ∂N∂x 2f∂x∂y గా ఉంటుంది మరియు ఇది 2f∂x∂y కూడా మనం ఇక్కడ ఈ ∂N∂x తో భర్తీ చేసాము కాబట్టి మనకు ఇది నిబంధన ఇప్పటికే వచ్చింది ∂M∂y కి ∂N∂x తప్పక సమానంగా ఉండాలి మరియు ఇది అవసరమైన నిబంధన ఎందుకంటే ఇచ్చిన ఈక్వేషన్ ఖచ్చితమైనదని ప్రారంభించి ఈ మోడ్ కండిషన్ తప్పనిసరిగా కలిగి ఉండాలని మనం తీసుకున్నాం ఇప్పుడు మనం వేరే విధంగా చూస్తాము ఈ నిబంధన ఉంటే అప్పుడు మనం ఈక్వేషన్ ఖచ్చితమైనదని చూపిస్తాము మరియు ఈ అవసరమైన తగినంత నిబంధన యొక్క రుజువును పూర్తి చేస్తాము ఇప్పుడు మనం ఇచ్చిన షరతు ప్రకారం మనకు ఈ నిబంధన ఉందని లేదా ఈ షరతు ఉందని మనం అనుకుని తీసుకుంటాము ఆపై ఈ 𝑀𝑑𝑥 𝑁𝑑𝑦 ఖచ్చితమైనదని చూపిస్తాము ఇది ఖచ్చితమైనదని చూపించడానికి మనం ప్రాథమికంగా ఒక ఫంక్షన్ f ను పొందాలి దీని ఈక్వేషన్ ఖచ్చితంగా ఈ 𝑀𝑑𝑥 𝑁𝑑𝑦 ఉంటుంది దీని అర్థం మనం ఇక్కడ ఒక ఫంక్షన్ను కనుగొనాలి fxy అంటే ఈ ఫంక్షన్ యొక్క భేదం MdxNdy కు సమానం ఈ ఫంక్షన్ నిర్మాణం కోసం ఇది ఇప్పుడు కొద్దిగా సైద్ధాంతికమైంది మీరు ఈ ఫంక్షన్ gxy∫Mdx ను తీసుకుంటారు ఇది ఈ ఫంక్షన్ యొక్క నిర్మాణ ప్రక్రియ ఇక్కడ మనం ఈ ఫంక్షన్ g ను ఈ M యొక్క అంతర్భాగంగా తీసుకుంటాము ఇక్కడ ఈ సమగ్ర అర్థం ఏమిటి ఈ ∂g∂xM యొక్క ఉత్పన్నం మనకు ఉన్నందున x కి సంబంధించి ఇక్కడ సమగ్రమైనది మరియు మనం ఇక్కడ భేదాన్ని తీసుకుంటాము కాబట్టి ∂g∂x నుండి మీరు ఈ M ఈ సంబంధం పొందుతారు కాబట్టి అటువంటి g ను కలిగి ఉంటే ఈ f ను ఖచ్చితంగా నిర్మించే ముందు మనం మొదట చూపిస్తాము దీని అవకలన MdxNdy ఈ ఫంక్షన్ ఇక్కడ N ∂g∂y అని చూపిస్తాము కాబట్టి N ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఇవ్వబడిన ఫంక్షన్ మరియు ఈ నిర్మించిన ఫంక్షన్ y కు సంబంధించి దాని ఉత్పన్నం మైనస్ మరియు మనం ఇక్కడ ఈ వ్యత్యాసాన్ని తీసుకుంటే ఈ ఫంక్షన్ y యొక్క ఫంక్షన్ మాత్రమే ఇది ఫంక్షన్ f నిర్మాణానికి ముందు మనం ఇప్పుడు చూపించాలనుకుంటున్నాము కాబట్టి ఈ అర్ధాన్ని చూపించడానికి మనం x కి సంబంధించి పాక్షిక ఉత్పన్నం పొందాలి మరియు అది 0 అని వస్తే ఇది x నుండి ఫ్రీ అవుతుంది మరియు ఇది y యొక్క ఫంక్షన్ మాత్రమే కాబట్టి ఇవి ఇప్పుడు ఇవ్వబడ్డాయి gxy∫Mdx ∂g∂xM మరియు మనం దీనిని పరిగణించాలనుకుంటున్నాము ∂xN ∂g∂y0 ఈ ఫంక్షన్ యొక్క పాక్షిక ఉత్పన్నం ఇప్పుడు మనం చూపిస్తాము మరియు మనం ఇది y యొక్క ఫంక్షన్ మాత్రమే అని చెపుతున్నాం ∂xN ∂g∂y0 లేదు కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది ∂N∂x 2g∂x∂y

మనం దీనిని ఖచ్చితత్వానికి కోసం ఈ షరతు తనిఖీ చేయాలి మరియు ఈక్వేషన్ ఖచ్చితమైనదని మనకు తెలిస్తే మనం ఈ f ని ఎలాగైనా నిర్మించాలి దీని డిఫరెన్షియల్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ MdxNdy అవుతుంది మరియు అది ఖచ్చితమైనది కాకపోతే మనం వేరే మార్గాన్ని కనుగొనాలి లేదా డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం పొందాలి కాబట్టి ఈ MdxNdy యొక్క ఖచ్చితమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం ఇక్కడ ఒక వ్యాఖ్య ఈక్వేషన్ ఖచ్చితమైనదని మనకు తెలిస్తే దీని అర్థం 𝑑𝑓 0 ఎందుకంటే f యొక్క ఫంక్షన్ ఉంది దీని భేదం ఈ 𝑀𝑑𝑥 is కాబట్టి దీని అర్థం 𝑑𝑓 0 అవుతుంది మరియు అప్పుడు పరిష్కారం f పరంగా f అని వ్రాయవచ్చు ఎందుకంటే ఈ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియల్ 0 కాబట్టి ఈ ఫంక్షన్ స్థిరంగా ఉండాలి ఇక్కడ స్థిరాంకానికి సమానంగా ఉంటుంది కాబట్టి ఈ ఈక్వేషన్ నుండి చూడటానికి f సమానం df 0 మనం ఆ fc ను పొందుతున్నాము కాబట్టి ఇది మనం వెతుకుతున్న సంబంధం మరియు ఇది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం f కు c సమానం ఇది ఈ ఖచ్చితమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం కాబట్టి మన నిర్మాణం ప్రకారం ఇది f అని మరలా గమనించండి ఈ Mdx యొక్క అంతర్భాగం ఒక పదం మరియు తరువాత మనకు ఈ సమగ్ర పదం కూడా ఉంది ఇది మనం ఇంతకుముందు నిర్మించిన f ఇది ఇక్కడ f మరియు మనం దీనిని సిద్ధాంతపరంగా నిర్మించాము మనం నిజంగా దీని నుండి బయటపడగలము ఈ ఈక్వేషన్ ఖచ్చితమైనది అయితే ఈ N డెల్ g ఓవర్ డెల్ y అనేది y యొక్క ఫంక్షన్ మాత్రమే అని మనం అక్కడ చూపించాము ఆపై అనేక పాఠ్యపుస్తకాల్లో ఉపయోగించే డైరెక్టరీ కూడా ఉంది కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఖచ్చితమైనదని మనకు తెలిసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కోసం నేరుగా వ్రాయవచ్చు కాబట్టి ఇక్కడ 𝑀𝑑𝑥 M యొక్క ఇంటిగ్రల్ ఇవ్వబడుతుంది మనం Mdx యొక్క ఇంటిగ్రల్ ను తెలుసుకోవచ్చు MdxN ∂g∂ydyc రెండవ భాగంలో ఇది మూల్యాంకనం చేయడానికి ఇక్కడ కొంచెం క్లిష్టంగా ఉన్నందున మనం g మొదటి మరియు పాక్షిక ఉత్పన్నం మరియు N మైనస్లను ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఇక్కడి నుండే వచ్చే డైరెక్టరీ కేసు ఇది కేవలం y యొక్క ఫంక్షన్ అని మనకు తెలుసు కాబట్టి మనం ఈ N నుండి ఏమి తీసుకుంటాము అంటే N మైనస్ ఈ విషయం మనం తీసివేయాలి ఇది y యొక్క ఫంక్షన్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ తీసుకుంటే N యొక్క నిబంధనలు x కలిగి ఉండవు అంటే ఈ N యొక్క నిబంధనలు y మాత్రమే కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ x ఉండకూడదు కాబట్టి మనం N నుండి తీసుకుంటే y యొక్క నిబంధనలు మాత్రమే ఉంటాయి మరియు అందుచేత ఇక్కడ ఏకీకృతం చేస్తే అది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం అవుతుంది N ∂g∂yy యొక్క ఫంక్షన్ మాత్రమే MdxN యొక్క పదం x కలిగి లేదుdyc కాబట్టి ఈ డైరెక్టరీని కూడా ఉపయోగించవచ్చని మనం ఉదాహరణలో చూస్తాము కాని అవసరం లేదు ఎందుకంటే ఈక్వేషన్ ఖచ్చితమైనదని మనకు తెలిస్తే మనం ఒక ఫంక్షన్ను కనుగొనవలసి ఉంటుంది దీని డిఫరెన్షియల్ ఇది మరియు మరొక క్రమమైన విధానం ఉంది ఈ f ను ఇక్కడ పొందడానికి పనిచేస్తుంది కాబట్టి ఆ సందర్భంలో మనం ఈ ప్రత్యక్ష సూత్రాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ x2 4xy 2y2dxy2 4xy 2x2dy0 తీసుకునే ఉదాహరణ ద్వారా చూద్దాం Mx2 4xy 2y2 Ny2 4xy 2x2 ∂M∂y 4x 4y∂N∂x ఈక్వేషన్ ఖచ్చితమైనది అందువల్ల ఫంక్షన్ fxy అనే ఫంక్షన్ ఉంది dfxy∂f∂xdx∂f∂ydy MdxNdy కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ ఖచ్చితమైనది కాబట్టి ఒక ఫంక్షన్ ఉందని మనకు తెలుసు దీని డిఫరెన్షియల్ ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వబడింది ∂f∂xx2 4xy 2y2 ∂f∂yy2 4xy 2x2 కాబట్టి మనకు ఇప్పుడు ఈ రెండు సంబంధాలు ఉన్నాయి ∂f∂xx2 4xy 2y2 ∂f∂yy2 4xy 2x2 ఇంటిగ్రేషన్ w t 𝑥 fx33 2x2y 2xy2c1 డిఫరెన్షియేషన్ మీద w t 𝑦 ∂f∂y 2x2 4xyc1y y2 4xy 2x2 ⟹c1yy2 ⟹c1yy33c2 పరిష్కారం fc3 మనకు f ఉన్న తర్వాత పరిష్కారం f స్థిరాంకానికి సమానంగా ఉన్నందున మనం పరిష్కారాన్ని వ్రాయవచ్చు కాబట్టి పరిష్కారం f కొన్ని స్థిరమైన c3 కు సమానం దీనికి మనం పేరు పెట్టాము ఎందుకంటే c2 మనం ఇప్పటికే ఉపయోగించాము దీని అర్థం c3 ఇప్పుడు ఈ f ఈక్వేషన్ లో ఇక్కడ c 1 ను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా ఈ f ఇది ఇక్కడ c2 తో మరియు c3 కు సమానం ఇప్పుడు ఇది c2మరియు c3 అవి రెండు వేర్వేరు ఏకపక్ష స్థిరాంకాలు కానీ మనం ఒకటిగా విలీనం చేయవచ్చు మరియు ఇది ఈక్వేషన్ యొక్క పరిష్కారం అని అర్థం నిజమే మనం ఇక్కడ 3 ద్వారా ఈక్వేషన్ ద్వారా గుణించాము కాబట్టి పొందడానికి ఇది ఇలా ఉంటుంది ⟹x33 2x2y 2xy2y33c2c3 x3 6xyxyy3c కాబట్టి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం మనకు లభించిన c1 ను ప్రత్యామ్నాయంగా పరిగణించాము మరియు తరువాత ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారాన్ని వ్రాయవచ్చు ఇప్పుడు ఈక్వేషన్ సరిగ్గా లేనప్పుడు మనం ఇక్కడ అదే విధానాన్ని అనుసరిస్తే ప్రశ్న ఏమిటంటే ఏ సమయంలో మనకు సమస్య వస్తుంది లేదా మనం ఎక్కడ ఇరుక్కుపోతాము మరియు అలాంటి f ఉనికిలో లేదని మనం ఎక్కడ గ్రహిస్తాము ఇది గమనించాలి కాబట్టి పొరపాటున ఉంటే ఆ ప్రత్యక్ష విధానాన్ని ఉపయోగించి ఇక్కడకు వెళ్ళే ముందు దానికి ముందు మనం వ్రాసిన ప్రత్యక్ష సూత్రాన్ని కూడా కలిగి ఉన్నాము అందుచేత ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ x2 4xy 2y2dxy2 4xy 2x2dy0 మరియు పరిష్కారం కూడా ఈ విధంగా నేరుగా వ్రాయవచ్చు MdxN యొక్క పదం x కలిగి లేదుdyc కాబట్టి ఇక్కడ ఇది x2 4xy 2y2dxy2dyc ⟹x33 2x2y 2xy2y33c కాబట్టి ఖచ్చితమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారాన్ని పొందడానికి ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు ప్రశ్న ఖచ్చితమైనది కానట్లయితే ఇప్పుడు నేను ఇంతకు ముందు ప్రారంభించిన చర్చకు తిరిగి వస్తాము కాబట్టి ఉదాహరణకు మనం ఈ ఈక్వేషన్ పరిశీలిస్తాము మరియు ఈ ఈక్వేషన్ ఖచ్చితమైనది కాదని మనం మొదట చూస్తాము మరియు అందువల్ల పైన చర్చించిన పద్ధతిగా దీనిని పరిష్కరించలేము మరియు ప్రధాన విషయం ఏమిటంటే ఇది కొన్ని ఫంక్షన్ f యొక్క డిఫరెన్షియల్ అని మనం ఊహిస్తే ఇప్పుడు మనకు ఎక్కడ సమస్య వస్తుంది అని చూస్తాము అప్పుడు సరిగ్గా ఏ సమయంలో ఈక్వేషన్ ఖచ్చితమైనది కాదని మనం గ్రహిస్తాము ఉదాహరణకు మనం చేయకపోతే ఖచ్చితత్వం కోసం ఇక్కడ పరిస్థితిని తనిఖీ చేయండి మరియు వాయు శక్తి డిఫరెన్షియల్ పొందడానికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవ్వబడుతుంది 3xyy2dxx2xydy0 అప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి ఇక్కడ తనిఖీ చేయడానికి ∂M∂y∂N∂x ఇది అలా కాదు అవి సమానం కాదు ఆపై ఇచ్చిన ఈక్వేషన్ ఖచ్చితమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు ⟹3x2y≠2xy కానీ దీని అర్థం మనం ఇంతకు ముందు ఎలా చేసామో అలా ముందుకు సాగుతారు ∂f∂x3xyy2 ∂f∂yx2xy కాబట్టి ఈ రెండు షరతులతో మనం ఇప్పుడు ఈ x కి సంబంధించి ఇక్కడ ఒకదాన్ని అనుసంధానిస్తాము f32x2yy2xc1 ∂f∂y32x22yxc1y x2xy c1y x22 xy⏟x y పై ఆధారపడి ఉంటుంది ఎడమ వైపున మనం ఇది ఒక ఫంక్షన్ అని చెప్తున్నాము 𝑦 కుడి వైపున మనం ఈ ఈక్వేషన్ లో x ను కూడా పొందుతున్నాము అయితే మునుపటి ఈక్వేషన్ ఖచ్చితమైనప్పుడు మనం దీన్ని x యొక్క ఫంక్షన్ గా ఎప్పటికీ పొందలేము ఇక్కడ మనకు 𝑦 నిబంధనలు మాత్రమే లభిస్తాయి కాబట్టి ఇక్కడ ఇది x మరియు y పై ఆధారపడి ఉంటుంది మరియు మనం ఈ ఈక్వేషన్ పరిష్కరించలేము ఎందుకంటే ఇది ఇప్పుడు అస్థిరంగా ఉంది ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుతున్నాము ఎడమ చేతి వైపు ఇది y యొక్క ప్రతి ఫంక్షన్ అని అలాగే కుడి వైపు మనం x మరియు y యొక్క ఫంక్షన్ కలిగి ఉన్నాము కాబట్టి సహజంగా మనం పరిష్కరించలేము ఎందుకంటే ఇది అస్థిరమైన ఈక్వేషన్ మరియు అందువల్ల అటువంటి f ను మనం కనుగొనలేము దీని డిఫరెన్షియల్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి ఇది మనం ఇక్కడ కొనసాగే ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయకుండా పొరపాటున చూస్తే మనం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిఫరెన్షియల్ ను కనుగొనటానికి ప్రయత్నిస్తాము అప్పుడు మనం ఈ దశలో సరిగ్గా ఇరుక్కుపోతాము అక్కడ మనం మరింత ముందుకు సాగలేము మరియు అందువల్ల అటువంటి f లేదు ఉనికిలో ఉన్నాయి కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఖచ్చితమైనదిగా ఉండటానికి అవసరమైన మరియు తగిన పరిస్థితులు ∂M∂y∂N∂x అని తీర్మానం మరియు ఈక్వేషన్ ఖచ్చితమైనదని మనకు తెలిస్తే f యొక్క భేదాత్మకత MdxNdy ను కనుగొనండి ఆపై f కొంత స్థిరాంకానికి సమానమైనందున మనం పరిష్కారాన్ని వ్రాయవచ్చు కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఖచ్చితత్వాన్ని తనిఖీ చేసే పరిష్కారాన్ని కనుగొనే ప్రక్రియ ఇది మరియు తదుపరి ఉపన్యాసంలో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఖచ్చితమైనది కాకపోతే మనం ఈ పరిష్కారాన్ని పొందడానికి ఏ పద్ధతిని ప్రాసెస్ చేయాలి అనేది చూద్దాం dfxyMdxNdy పరిష్కారం fc ఇవి ఇక్కడ ఉపయోగించిన సూచనలు మరియు మీరు ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు Glossary English Word Word Meaning Partial derivative పార్శియల్ డెరివేటివ్ పాక్షిక ఉత్పన్నం coefficients కోఎఫిసిఎంట్స్ గుణకాలు Mixed derivatives మిక్స్డ్ డెరివేటివ్స్ మిశ్రమ ఉత్పన్నాలు arbitrary constants ఆర్బిట్రేరీ కాన్స్టాంట్స్ ఏకపక్ష స్థిరాంకాలు